శుభోదయం ఇది ADT లో అసైన్మెంట్లను చేయడంలో మీకు సహాయపడే అనుబంధ వీడియో మీరందరూ సమస్యలను పరిష్కరించడం కోసం అబ్స్ట్రాక్ట్ డేటా రకాలను ఉపయోగించడంతో మీ అసైన్మెంట్లను ప్రారంభించారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి నేను ఏమి చేయాలనుకుంటున్నానంటే సమస్యలను పరిష్కరించడానికి అబ్స్ట్రాక్ట్ డేటా రకాలను ఉపయోగించడం యొక్క కొన్ని ఉదాహరణలను మీకు పరిచయం చేస్తాను అబ్స్ట్రాక్ట్ డేటా రకం అంటే ఏమిటో గుర్తు చేసుకుంటే ఇది ఒక విధానాన్ని పోలి ఉంటుంది మరియు ఒక విధానం ఆపరేటర్ యొక్క భావనను సాధారణీకరించినట్లే వంటి ఆపరేటర్లను ఉపయోగించకుండా మీరు యూజర్ డిఫైన్డ్ ఆపరేటర్ లను నిర్వచించవచ్చు అలాగే ప్రొసీజర్లు ఆపరేట్ చేయగల డేటా యూజర్ నిర్వచించిన డేటా టైప్ లపై కూడా ఆపరేట్ చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు ఒక ప్రొసీజర్లో మీరు డేటా రకాలను ఎన్క్యాప్సులేట్ చేయవచ్చు ADTలు డేటా టైప్ లను కూడా ఎన్క్యాప్సులేట్ చేయవచ్చు ప్రాథమికంగా నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు Cలో c in ఫంక్షన్ లేదా c out ఫంక్షన్ని ఉపయోగిస్తుంటే క్లాస్ stdలో c in ఎలా అమలు చేయబడుతుందో మీకు తెలియనవసరం లేదు మీకు తెలిసినంత వరకు దాన్ని ఉపయోగించండి దానిని ఉపయోగించడానికి ఇదే ప్రాథమికంగా ఆలోచన యూజర్ డిఫైన్డ్ ADTని మాతృక గా నిర్వచించిన ఒక ఉదాహరణ ఇవ్వబడినది మరియు దీనికి సంకలనం తీసివేత గుణకారం మరియు విలోమం వంటి ఆపరేషన్లు నిర్వచించబడ్డాయి సాధారణంగా మనం ADTల గురించి మాట్లాడుతున్నప్పుడు మనము గణిత నమూనా గురించి మాట్లాడతాము ఉదాహరణకు మనము మాత్రికల గురించి మాట్లాడేటప్పుడు ఒక గణిత నమూనాను ఇవ్వవచ్చు అది రెండు డైమెన్షనల్ అర్రే అని మనకు తెలుసు మరియు మాతృక యొక్క గుణకారం ఏమిటి మాతృక యొక్క సంకలనంఎడిషన్ ఏమిటి ఏ వ్యవకలనం మీరు విలోమాన్ని ఎలా గణిస్తారు మరియు మొదలైనవాటిని చూపించడానికి అనధికారిక అల్గారిథమ్లు ఉన్నాయి అప్పుడు కంప్యూటర్ సైన్స్ని చూసే మార్గం ఒక అబ్స్ట్రాక్ట్ డేటా రకం మరియు ఒక సూడో లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు చివరగా అసలు ప్రోగ్రామింగ్ భాషలోకి వెళ్ళినప్పుడు మాతృక యొక్క ఈ గణిత నమూనాను సూచించడానికి మనము ఒక నిర్దిష్ట డేటా స్ట్రక్చర్ని ఉపయోగించాలి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ప్రోగ్రామింగ్ భాషకు మరింత దగ్గరగా ఉంటుంది మరియు సంబంధిత ఆపరేషన్లు నిర్వహించినప్పుడు మనము ఇక్కడ అనధికారిక అల్గారిథమ్ని కలిగి ఉన్నాము ఇక్కడ మీకు సూడో లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది ఎందుకంటే ఇది నిర్దిష్ట భాష కాదు చివరగా మీకు ఇక్కడ సంబంధిత కాంక్రీట్ లాంగ్వేజ్ కూడా ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి తేడా ఏమిటంటే మీరు దానిని ఇక్కడ భాష స్వతంత్ర మార్గంలో నిర్వచించారు మరియు ఇక్కడ అది నిర్దిష్ట భాషకు నిర్దిష్టంగా మారుతుంది ఇది మనము ఉపన్యాసాలలో చూసినది ప్రాథమికంగా మీకు డేటా మోడల్ ఉంది మరియు డేటా మోడల్ నుండి మీరు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మరియు సూడో లాంగ్వేజ్ ప్రోగ్రామ్ వంటి కొన్ని ఇంటర్మీడియట్ స్టెప్ ద్వారా వెళ్లి ఆపై మీరు కాంక్రీట్ లాంగ్వేజ్ మరియు సంబంధిత అల్గారిథమ్లలో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ని హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లలో అమలు చేస్తారు ఇప్పుడు మనము ఈ కోర్సులో ఏమి చేసాము మనము Cని ప్రధానంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే C అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ల అమలు సహజంగా కలిగి ఉంటుంది ADT లిస్ట్ స్టాక్ మరియు క్యూలపై చర్చించిన ఉపన్యాసాన్ని మీరు గుర్తు చేసుకోవచ్చు నేను ఎల్లప్పుడూ నేరుగా మనము మాట్లాడిన లిస్ట్ కు వెళ్ళమంటాను మనము చెప్పుకున్నది ఏమిటంటే ఇది మీరు ఆలోచించగలిగే సరళమైన నైరూప్య డేటా రకం ప్రాథమికంగా ఇది n ఎలిమెంట్ల లిస్ట్ మరియు ఎలిమెంట్లు కొన్ని ఎలిమెంట్ రకానికి చెందినవి n అనేది లిస్ట్ యొక్క పొడవు మరియు మొదటి ఎలిమెంట్ a1 మరియు చివరి ఎలిమెంట్ an లిస్ట్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు దీన్ని నిర్వచించాలనుకుంటే ఇది ప్రోగ్రామింగ్ భాషకు త్వరగా దగ్గరగా ఉండే ADT అని మీరు నిర్వచించాలనుకుంటే a అనేది ఎలిమెంట్ రకం గల లిస్ట్ అని చెబుతారు మనము ఇక్కడ ADTలో ఉన్నామని గమనించండి మనము అమలు చేయడం గురించి మాట్లాడలేదు మరియు తర్వాత నేను చేయాలనుకుంటున్న వివిధ ఆపరేషన్లు ఏమిటి నేను లిస్ట్ లో నిర్దిష్ట స్థానంలో కొన్ని ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఈ ఉదాహరణకి తిరిగి వెళితే నా దగ్గర a1 నుండి an ఎలిమెంట్ల లిస్ట్ ఉంది అనుకుందాం నేను మధ్యలో ఎక్కడో ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను నిజంగా ఎలా తిరిగి వెళ్తాను దాని గురించి చర్చిద్దాము దీనిని నేను లిస్ట్ చివరకి వెళ్లాలనుకుంటున్నాను అంటే ఒక n తర్వాత నేను అక్కడకు వెళ్లాలనుకుంటున్నాను ఎందుకంటే నేను అక్కడ కొన్ని ఆపరేషన్లు చేయాలనుకోవచ్చు గుర్తించండి నేను ఇచ్చిన లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని కనుగొని నేను ఒక ఎలిమెంట్ ని తిరిగి పొందాలనుకుంటున్నాను నాకు ఒక స్థానం ఉందని ఇక్కడ 3 అని చెప్పండి స్థానం 3 వద్ద ఎలిమెంట్ లిస్ట్ అయిన ఎలిమెంట్ ఏమిటి మరియు నేను స్థానం 3 వద్ద ఒక ఎలిమెంట్ ని తొలగించాలనుకుంటున్నాను తర్వాత ఉదాహరణకు లిస్ట్ లో తదుపరి ఎలిమెంట్ యొక్క స్థానాన్ని కనుగొనండి ఇంతకు ముందు మనం చేయాలనుకున్న స్థానాన్ని పొందండి నాకు ఇది ఎందుకు కావాలి అప్పుడు నేను ఆ విషయం కోసం తదుపరి మరియు మునుపటి వాటిని చూస్తాను ప్రాథమికంగా లిస్ట్ యొక్క అంతర్గత అమలు ఏమిటో మనకు తెలియదు అర్రేలు లేదా లింక్ లిస్ట్ ను ఉపయోగించి లిస్ట్ ను అమలు చేయవచ్చు మరియు మనము తదుపరి ఎలిమెంట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాము లేదా నేను లోడ్ స్పేస్ అని పిలవబడేదాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే నా దగ్గర ఉన్న మల్టిపుల్ లిస్ట్ ఉంది మరియు ప్రాథమికంగా ఈ ఎలిమెంట్లు ఎక్కడ ఉన్నాయో సూచించడానికి మీకు ఇండెక్స్ అవసరం కాబట్టి లిస్ట్ ఎలా ఉంటుందో ఇది సూచనార్థకంగా చూపుతోంది లిస్ట్ అమలు చేయడం కోసం ఈ రెండు విభిన్న రకాల డేటా స్ట్రక్చర్లను కలిగి ఉన్న ఒక అర్రే లింక్ లిస్ట్ ను జోడించండి అర్రే యొక్క లింక్ లిస్ట్ ను ఉపయోగించి మనము చేసిన కోర్సును గుర్తుంచుకోండి మనము అక్కడ ఏమి చేసాము అంటే మనము లింక్ లిస్ట్ ను ఉపయోగించి అమలు చేసాము ప్రాథమికంగా మీరు అర్రేని ఉపయోగించి ఉదాహరణకు లిస్ట్ ను చూసినప్పుడు ఒకటి అర్రేలోని మొదటి ఎలిమెంట్ కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది అర్రే యొక్క గరిష్ట పొడవు అని చెప్పనివ్వండి మరియు మీరు కొన్ని ఎలిమెంట్ లను ఉంచినప్పుడు ఈ లిస్ట్ లోని చివరి ఎలిమెంట్ ని సూచించే పాయింటర్ కూడా మనకు ఉంది ఉదాహరణకు మీరు లింక్ లిస్ట్ ను ఉపయోగిస్తుంటే మీకు హెడర్కి పాయింటర్ ఉంది మీకు కావాలంటే మీరు చివర వద్ద ఒక పాయింటర్ని కలిగి ఉండవచ్చు లేదా మీకు పాయింటర్ అవసరం లేదు మరియు అవసరమైనప్పుడు నేను ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేస్తూనే ఉంటాను మనము ఇప్పుడు కోర్సులో ఏమి చేసాము ఇక్కడ ఉన్న కోడ్ ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను నాకు ఇక్కడ రెండు అమలులు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా నేను కోర్సులో ఉదాహరణకు మనము పాయింటర్ ఆధారిత అమలు చేసాము ఇప్పుడు దాన్ని కొంచెం విస్తరింపజేయండి తద్వారా మీరు దీన్ని బాగా చూడగలరు కాబట్టి ఇది కేవలం 1 నిమిషం మాత్రమే మనము ఈ లిస్ట్ ను ఇక్కడ కలిగి ఉన్నాము ఇది పాయింటర్ ఆధారిత ఇంప్లిమెంటేషన్ అని గమనించండి ఈ ప్రత్యేక సందర్భంలో నేను పూర్ణాంకాల లిస్ట్ ను కలిగి ఉన్నాను మరియు ఇక్కడ ఎలిమెంట్ టైప్ అని పిలువబడేది ఉంది ఎలిమెంట్ రకాన్ని లిస్ట్ యొక్క యూజర్ చేత నిర్వచించారు దీన్ని ఉపయోగించి అప్లికేషన్ను వ్రాసే మరియు ఇక్కడ టైప్డెఫ్ స్ట్రక్ట్ సెల్టైప్ పాయింటర్ స్థానం ఉంటుంది ఉదాహరణకు స్థానం మనం చూసిన తదుపరి ఎలిమెంట్ యొక్క అడ్రస్ అవుతుంది ఇది అర్రే అమలు అయితే అడ్రస్ సూచికగా మారుతుంది అది పూర్ణాంకం అవుతుంది మరియు సూచించిన విధంగా వివిధ ఆపరేషన్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఎందుకంటే నేను దీన్ని Cలో వ్రాసాను కాబట్టి నేను ప్రాథమికంగా delete కి బదులుగా dell అంశాన్ని ఉపయోగించాను ఎందుకంటే డిలీట్ అనేది Cలో ఎలిమెంట్ ని తొలగించడానికి ఉపయోగించబడుతుంది ఆపై లిస్ట్ ను ఖాళీ చేసేది ఉంది మనము క్లాస్లో చూసినట్లుగా డమ్మీ నోడ్ను సృష్టిస్తుంది మరియు ఉదాహరణకు ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇచ్చిన లిస్ట్ లోని p స్థానం వద్ద ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తుంది మరియు ప్రింట్ మొత్తం లిస్ట్ ను మరియు లిస్ట్ ను ప్రింట్ చేస్తుంది ఎండ్ లిస్ట్ ముగింపును పాయింట్ చేస్తుంది నేను దీని అర్థం ఏమిటో ఈ రకంగా వివరిస్తాను ఉదాహరణకు డిలీట్ మనము దీన్ని ఇక్కడ చేసాము అంటే ఇది ఒకే ఆపరేషన్ సాధారణంగా ఉదాహరణకు మీరు లింక్ లిస్ట్ ప్రాతినిధ్యాన్ని చూసినప్పుడు మనము p స్థానాన్ని గుర్తించడం ద్వారా నిర్దిష్ట స్థానానికి వెళ్లాలి మరియు నిర్దిష్ట స్థానం p వద్ద ఉన్న ఎలిమెంట్ ని తీసివేయాలి మీరు మునుపటి నోడ్లో సూచించినట్లు గమనించాలి ఈ అమలులో మనము ఏమి చేస్తాము మనము ఏమి చేస్తాము అంటే మనము డమ్మీ నోడ్ను సృష్టిస్తాము మరియు మీరు p వద్ద ఒక స్థానాన్ని ఇన్సర్ట్ చేయండి అని చెప్పినప్పుడు మనము ఆ p పక్కన ఉన్న స్థానం వద్ద ఇన్సర్ట్ చేస్తాము అదే మనం అర్థం చేసుకున్నది మనం ఏమి చేస్తున్నాము కాబట్టి మనం ఇప్పటికే చూసినట్లుగా రెండు అమలులు ఉన్నాయి మనము అర్రేని చూశాము మరియు మనకు లిస్ట్ కూడా ఉంది మనం చేసేది మొదట డమ్మీ నోడ్ని క్రియేట్ చేసి శూన్యతను క్రియేట్ చేస్తాము ఆపై ఇన్సర్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఇది నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న స్థానం p అని చెప్పనివ్వండి మనం చేసేది ఏమిటంటే యూజర్ అనగా అతను లేదా ఆమె ఏమి చేస్తున్నారో నోట్ చేసుకుంటారు అప్పుడు మనం ప్రోగ్రామాటిక్గా ఏమి చేస్తాం అంటే మనము ఈ స్థానంలో ఇన్సర్ట్ చేసి దీన్ని వెనక్కి చూపుతాము కాబట్టి యూజర్ ఒక ఎలిమెంట్ ని తిరిగి పొందాలనుకున్నప్పుడు ఇది 5 6 8 10 అని అనుకుందాం మొదట్లో ఇది 5 6 మరియు 10ని కలిగి ఉంది మరియు దయచేసి p స్థానం వద్ద ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయండి అని మీరు చెప్పారు ఇది తదుపరి ఎలిమెంట్ కి అనుగుణంగా ఉంటుంది ఉదాహరణకు మీరు ఈ ఎలిమెంట్ ని కోరుకున్నప్పుడు దీనిని తిరిగి పొందవచ్చు లేదా దీనికి పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు మనము ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసినప్పుడల్లా అది ఎల్లప్పుడూ తదుపరి ఎలిమెంట్ వద్ద ఇన్సర్ట్ అయ్యేలా అంతర్గతంగా జాగ్రత్త తీసుకుంటాము ప్రధానంగా మనము డేటా స్ట్రక్చర్లు మరియు అల్గారిథమ్లను ఎప్పుడు చేశామో గుర్తుంచుకోండి ఆ ఈవెంట్కు సమయ సంక్లిష్టత చాలా ముఖ్యమైనదని మనము చెప్పాము కాబట్టి ఈ అల్గారిథమ్లో ఒక సాధారణ డమ్మీ నోడ్ని సృష్టించడం ద్వారా మనము డిలీట్ ఆపరేషన్ను ఆర్డర్ వన్ ఆపరేషన్లో చేస్తాము ఇది మీకు ప్రాథమిక ఆలోచనను ఇస్తుంది మరియు వివిధ ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి ఇప్పుడు నేను చేయబోయేది ఇది లింక్డ్ లిస్ట్ అమలు ఇప్పుడు నేను లిస్ట్ యొక్క అర్రే అమలు ద్వారా మనం ముందుకు వెళదాం ఇప్పుడు మనం దీనిని చూద్దాం దీన్ని ఇప్పుడు చూద్దాం మరియు మీరు ఇప్పుడు ఏమి చూస్తారు టైప్డెఫ్ పూర్ణాంక ఎలిమెంట్ రకం అలానే ఉంటుంది ఎందుకంటే ఇది పూర్ణాంకాల ఎలిమెంట్ల లిస్ట్ స్థానం ఇప్పుడు పూర్ణాంకంగా మారిందని గమనించండి ఇది సెల్టైప్కు ముందు పాయింటర్గా ఉంది మరియు ఆపై ఆపరేషన్లను గమనించండి ఆపరేషన్లు ఒకేలా కనిపిస్తాయి ఇది భిన్నంగా కనిపించడం లేదు కాబట్టి ప్రోగ్రామ్లను వ్రాయడానికి మీ లిస్ట్ ను ఉపయోగించబోయే వ్యక్తి అనగా లిస్ట్ యొక్క యూజర్ ఈ లిస్ట్ ను ఉపయోగించవచ్చు లింక్ లిస్ట్ అమలు లేదా అర్రే అమలును చేయవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ ఏమి చేస్తున్నాము ఉదాహరణకు మేక్ నల్ ఇది 100 ఎలిమెంట్ల అర్రేని సృష్టిస్తుంది మరియు మిగిలిన ఆపరేషన్లను చాలా పోలి ఉంటాయి మీరు ఈ విధంగా కోరినప్పుడు ఉదాహరణకు ఇన్సర్ట్ చేస్తుంటే అర్రేలో మరియు ఇది చివరి నోడ్ యొక్క స్థానం ఇప్పుడు మనం ఏమి చేస్తాం మీరు లిస్ట్ కు ఒక ఎలిమెంట్ ని జోడించాలనుకుంటే ఒక నిర్దిష్ట పాయింట్ pని జోడించమని నన్ను చెప్పనివ్వండి నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ ని ఉంచాలనుకుంటున్నాను అప్పుడు ఈ చివరి నోడ్ను ఇక్కడ తరలించి ఎలిమెంట్ ని ఇక్కడ ఉంచాలి మరియు ఇవన్నీ క్రిందికి తరలించబడాలి అదే సాధించబడింది మనము ముగింపు గురించి మాట్లాడినప్పుడు ఇది లిస్ట్ ముగింపు అదేవిధంగా మనము ముగింపు గురించి మాట్లాడేటప్పుడు ఇది లిస్ట్ ముగింపు అంటే మనం స్థిరంగా ఉన్నంత వరకు ముగింపు అంటే లిస్ట్ ముగింపు అని అర్థం మనము దీన్ని చేస్తాము మరియు ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నాను అంటే నేను దానిని ప్రోగ్రామింగ్ విండోస్లో తెరుస్తాను తద్వారా మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవచ్చు నేను ఈ రెండు ప్రోగ్రామ్లను కలిపి తెరిచి మీకు చూపించాలనుకుంటున్నాను నేను ఈ రెండు ప్రోగ్రామ్లను తెరుస్తున్నాను మనము అర్రేని ఉపయోగించి సూచించబడే లిస్ట్ ను కలిగి ఉన్నాము కాబట్టి ప్రాథమికంగా ఇది మనము కలిగి ఉన్న అదే అమలు మీరు ఈ భాగాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను అదే ప్రధాన ప్రోగ్రామ్ను ఇక్కడ గమనించండి మనము దీన్ని ఇక్కడ గమనిస్తే మనము ఖాళీ లిస్ట్ ను సృష్టిస్తాము మరియు దాని చివరిలో లిస్ట్ లోకి 10 ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేస్తున్నాము కాబట్టి మొదట్లో ఇప్పుడు end ఎక్కడ ఉంది end 0వ ఎలిమెంట్ ని సూచిస్తోంది Cలో end అర్రేలో 1 నుండి ప్రారంభమవుతుంది అయినప్పటికీ Cలో ఇది 0తో ప్రారంభించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది నేను ఏమి చేస్తున్నాను నేను లిస్ట్ చివరలో ఇన్సర్ట్ చేస్తున్నాను అదే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అప్పుడు మనము ఏమి చేస్తున్నాము లిస్ట్ ను ప్రింట్ చేయండి అంశాన్ని తొలగించండి మనము లిస్ట్ లో మొదటి అంశాన్ని తొలగిస్తాము లిస్ట్ ను ప్రింట్ చేయండి అంశాన్ని తొలగించండి మొదటిదానిలో తదుపరిది మరియు నేను లిస్ట్ ను ముద్రించగలను కాబట్టి ఈ రెండు ప్రోగ్రామ్లను అమలు చేద్దాం మరియు అవి మనకు ఒకే విధమైన ఫలితాలను ఇవ్వాలి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నా ఉద్దేశ్యం ఏమిటి కాబట్టి మనం ఏమి చేసాము మనము లిస్ట్ లో 10 ఎలిమెంట్లను చేర్చాము కాబట్టి ఇది జరిగింది 0 1 2 3 7 8 9 అప్పుడు మనం ఏమి చేసాము మొదటి ఎలిమెంట్ ని తొలగించండి 0 వ ఎలిమెంట్ పోయింది అప్పుడు మొదటి ఎలిమెంట్ పక్కన ఉన్న మొదటి ఎలిమెంట్ పక్కన ఉన్న దాన్ని తొలగించండి అని చెప్పాము కాబట్టి దానిని తొలగించబడింది అంటారు ఇప్పుడు లిస్ట్ ptrని చూద్దాం లిస్ట్ ptr కూడా అదే పని చేస్తుంది ప్రధాన ప్రోగ్రామ్ అదే చేస్తుందని గుర్తుంచుకోండి ఒక సందర్భంలో మనము ADT యొక్క అర్రే అమలును ఉపయోగించాము మరొక సందర్భంలో మనము ADT యొక్క లింక్ లిస్ట్ అమలును ఉపయోగిస్తాము ఇది కేవలం పట్టింపు లేదు ముఖ్యమైనది ఏమిటంటే ప్రధాన ప్రోగ్రామ్ ADT లిస్ట్ ను ఉపయోగించే అప్లికేషన్ మరియు మీరు అదే ADTని నిరంతరం ఉపయోగిస్తున్నంత వరకు పట్టింపు లేదు ఇప్పుడు అసైన్మెంట్లో మీరు చూసేది ఏమిటంటే ఎవరైనా మీకు నిర్దిష్ట లిస్ట్ అమలును అందించి ప్రోగ్రామ్లో ఆ అమలును ఉపయోగించమని మిమ్మల్ని అడుగుతారు ఇప్పుడు మీ మొదటి వారం అసైన్మెంట్లలో లిస్ట్ ను ఉపయోగిస్తున్న రెండు సమస్యలు పెద్ద పూర్ణాంకానికి చెందినవి మరియు మరొకటి హాష్ పట్టికలు ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నాను అంటే నేను మీకు మరో ఉదాహరణను చూపబోతున్నాను ఆపై నేను అసైన్మెంట్ సమస్యలకు వెళ్తాను ఇప్పటివరకు మనము ఏమి చూసామంటే మనము అర్రే అమలు మరియు పాయింటర్ అమలును చూశాము మరియు అర్రే లేదా లిస్ట్ తో సంబంధం లేకుండా ప్రధాన ప్రోగ్రామ్ ఒకే విధంగా ఉందని మనము చూశాము ప్రధానంగా మనము ADT లిస్ట్ కు అంతర్గతంగా ఉన్న డేటాపై ఆపరేట్ చేయనందున అది ఒక ప్రాథమిక అంశం ఇప్పుడు మనం చూడబోయేది ఏమిటంటే నేను వేరే ఏదైనా చేయడానికి నిర్వచించబడిన ADT లిస్ట్ ను ఎలా ఉపయోగించగలను వేరేదాన్ని చేయడానికి నేను లిస్ట్ ను ఉపయోగించవచ్చా ఇప్పటికి మీలో చాలా మంది స్టాక్ వీడియోను చూసి ఉండవచ్చు ఇప్పుడు స్టాక్ ఏమిటి స్టాక్ అనేది తప్పనిసరిగా మనము స్టాక్ గురించి ఏమి చూసాము స్టాక్ అనేది తప్పనిసరిగా ADT ఇక్కడ మీరు ఒక చివర ఇన్సర్ట్ చేసి మరొక చివర తొలగించండి మరియు మనము స్టాక్ ఇన్ఫిక్స్ను పోస్ట్ఫిక్స్గా మార్చడాన్ని కూడా చూశాము ADT స్టాక్ని ఉపయోగించి ఇది ఎలా జరుగుతుందో తదుపరి వీడియో వాస్తవానికి వివరిస్తుంది ఇప్పుడు ఒక కోణంలో స్టాక్ కూడా ఒక లిస్ట్ అయితే లిస్ట్ ADT మిమ్మల్ని ఎక్కడైనా ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేయడానికి ఎలిమెంట్లను ఎక్కడైనా తొలగించడానికి అనుమతిస్తుంది మరోవైపు స్టాక్ అనేది మిమ్మల్ని ఒక చివర మాత్రమే ఇన్సర్ట్ చేయడానికి మరియు అదే చివర నుండి మాత్రమే తొలగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మనము స్టాక్ను లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాము ఉదాహరణకు స్టాక్లోకి ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేస్తే ఇది స్టాక్ అని అనుకుందాం స్టాక్ ఖాళీగా ఉంది మరియు మళ్లీ మీరు లింక్ లిస్ట్ లేదా అర్రే అమలును కలిగి ఉండవచ్చు నేను స్టాక్లో 5 ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేసాను అనుకుందాం స్టాక్ ఖాళీగా ఉంది నేను ఈ మొదటి ఎలిమెంట్ ని ఉంచాను మరియు ఈ రెండవ మూడవ నాల్గవ మరియు ఐదవను పుష్ చేసాను ఇప్పుడు నేను స్టాక్ నుండి ఎలిమెంట్లను పాప్ చేస్తే మనం చూడబోయేది ఏమిటంటే 5 పాప్ అవుట్ అవుతుంది అది రివర్స్ ఆర్డర్లో 3 2 1 మరియు 0 పాప్ అవుతుంది ప్రాథమికంగా మనము లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ని అర్థం చేసుకున్నాము మరియు మీ అందరికీ తెలిసినట్లుగా స్టాక్ అనేది మీరు చదివిన లేదా విని ఉండవచ్చు నిజానికి స్టాక్ అనేది ప్రాక్టికల్ లైవ్లో కూడా మనం ఎల్లప్పుడూ ఉపయోగిస్తున్నది ఉదాహరణకు ప్రోగ్రామ్లు మీరు ప్రత్యేకంగా ఫంక్షన్లు లేదా రికర్సివ్ ఫంక్షన్లను కలిగి ఉన్నప్పుడు ఏమి చేస్తుంది అంటే అది స్టాక్లో ప్రతిదీ ఉంచుతుంది రికర్సివ్ ఫంక్షన్ మళ్లీ కాల్ చేస్తుంది మీరు రికర్షన్ చేసిన ప్రోగ్రామ్లోని C భాగాన్ని మీరు ఇప్పటికే చూసారు చివరగా చివరి రికర్సివ్ కాల్ ఏమి జరుగుతుంది మరియు మిగిలినవన్నీ రివర్స్ ఆర్డర్లో పూర్తి అవుతాయి ఇది మనం స్టాక్లలో చూసాము కాబట్టి స్టాక్ కూడా ఒక లిస్ట్ మనం ADT లిస్ట్ ను ఉపయోగించి స్టాక్ను అమలు చేయగలమా మరియు దాని గురించి నేను మాట్లాడబోతున్నాను ఈ ఉదాహరణను చూద్దాం నేను లిస్ట్ నుండి స్టాక్ని చూస్తున్నాను అని అనుకుందాం నేను ఈ ప్రోగ్రామ్ని పిలుస్తున్నాను నేను ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే నా దగ్గర ఇప్పటికే అమలు చేయబడిన లిస్ట్ ఉందని మరియు మనము ఏమి చేస్తున్నామో దాని నుండి ఒక స్టాక్ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామని నేను ఊహిస్తున్నాను ఇక్కడ ఏమి జరుగుతోంది నేను లిస్ట్ ను మళ్లీ ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను దానిని ఇక్కడ చూస్తే మనము ఇప్పటికే నిర్వచించిన ఒక క్లాస్ లిస్ట్ ఉంది అది నిర్వచించబడిన ఆపరేషన్ల సమితి ఇప్పుడు నేను క్లాస్ స్టాక్ను అమలు చేయడంలో నేను ఏమి చేశానో చూడాలని నేను కోరుకుంటున్నాను నేను క్లాస్ స్టాక్ని అమలు చేస్తున్నప్పుడు నేను ఏమి చేస్తున్నాను నేను దానిలో కొంత భాగాన్ని సూచిస్తున్నాను ప్రైవేట్ డేటా ఒక లిస్ట్ l అంటే నేను టైప్ లిస్ట్ l యొక్క డేటా రకాన్ని చేర్చాను గుర్తుంచుకోండి ఇది నేను ఇక్కడ నిర్వచిస్తున్న ADT అప్పుడు నేను ఏ కార్యకలాపాలను అమలు చేయాలనుకుంటున్నాను పాప్ టాప్ పుష్ ఎంప్టీ మేక్ నల్ ఇవన్నీ మనకు తెలుసు ఇప్పుడు మనం చేసేదేమిటంటే టాప్ టాప్ అనేవి ఎలిమెంట్ ని తిరిగి పొందేందుకు ఎందుకు అనుగుణంగా ఉండాలి నేను ఎల్లప్పుడూ మొదటి ఎలిమెంట్ వద్ద ఇన్సర్ట్ చేస్తున్నాను మరియు మొదటి ఎలిమెంట్ నుండి పాప్ చేస్తున్నాను కాబట్టి నాకు టాప్ అంటే నేను కలిగి ఉన్న ఈ ఇంప్లిమెంటేషన్లో l డాట్ ఫస్ట్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి స్టాక్ నుండి మొదటి ఎలిమెంట్ ని తిరిగి పొందమని నేను చెప్తున్నాను ఇప్పుడు పాప్ అంటే ఇది మొదటి ఎలిమెంట్ ని తిరిగి పొందడమే కాకుండా మొదటి స్థానంలో ఉన్న ఎలిమెంట్ ని కూడా తొలగించాలి ప్రాథమికంగా నేను స్టాక్ కార్యకలాపాలను నిర్వహించడానికి లిస్ట్ కార్యకలాపాలను ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇన్సర్ట్ ఏమిటి నేను పుష్ చేసినప్పుడు నేను మొదటి ఎలిమెంట్ వద్ద పుష్ చేయడాన్ని గమనించండి ఇప్పుడు ఏమి జరుగుతోంది నేను ఇక్కడ ఈ లిస్ట్ కు తిరిగి వెళితే మనం ఉంచినట్లుగా మనము దీన్ని స్టాక్గా చేస్తున్నప్పుడు మనం ఏమి చేస్తున్నాము మనము ఈ క్రింది వాటిని చేస్తున్నాము ఇది మన వద్ద ఉన్న లిస్ట్ మరియు ఉద్దేశపూర్వకంగా మనము ఇక్కడ లింక్ లిస్ట్ అమలును ఉపయోగించాము ఇది పట్టింపు లేదు కాబట్టి మొదట దీన్ని ఇన్సర్ట్ చేయండి అని చెప్పినప్పుడు అది ఉంచబడుతుంది కాబట్టి మొదట నా దగ్గర ఏమీ లేదు ఆపై నేను 1ని ఇన్సర్ట్ చేసాను నేను 1ని స్టాక్లోకి నెట్టాను ఇప్పుడు తదుపరి నేను స్టాక్పైకి 2ని పుష్ చేయాలనుకుంటే నేను ఏమి చేయబోతున్నాను నేను దానిని ఇక్కడ ఉంచబోతున్నాను ఆపై ఇది ముందుకు తరలించబడుతుంది స్టాక్గా ఉపయోగించబడుతున్న స్టాక్ లిస్ట్ యొక్క అర్థం ఇది కాబట్టి తరువాత నేను ఎలిమెంట్ 3ని స్టాక్లోకి నెట్టాలనుకుంటే మరియు నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను నేను లిస్ట్ ను స్టాక్ లాగా ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను ఎలిమెంట్ 3ని ఇక్కడ నెట్టివేస్తున్నాను ఇది ఎలిమెంట్ 2ని సూచీస్తుంది 2 మరియు 1 లిస్ట్ లో ముందుకు సాగుతోంది ఇప్పుడు నేను పాప్ చేయాలనుకున్నప్పుడు స్టాక్లోని అన్ని ఎలిమెంట్లను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు లేదా స్టాక్లోని అన్ని ఎలిమెంట్లను పాప్ చేయాలనుకున్నప్పుడు ఏమి జరగబోతోంది అది రివర్స్ ఆర్డర్లో ఉంచబడుతుంది మరియు అదే మనం ఈ ప్రత్యేక ఉదాహరణలో చూస్తాము ఈ ప్రోగ్రామ్ను ఇక్కడ చూద్దాం కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేసాను నేను ఏమీ చేయలేదు నేను ఇప్పటికే మనకు తెలిసిన లిస్ట్ ను ఉపయోగించి స్టాక్ను అమలు చేసాను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను చూద్దాం అది a స్టాక్ను కలిగి ఉంది మనము ఇప్పటికే ADT లిస్ట్ ను చూసినట్లుగా a స్టాక్ అమలు చేయబడింది ఆపై నేను ఏమి చేస్తున్నాను అంటే నేను ఖాళీ స్టాక్ను సృష్టిస్తున్నాను మరియు ఆపై నేను ఎలిమెంట్లను 0 నుండి 9 వరకు స్టాక్లోకి నెట్టివేస్తున్నాను మరియు నేను ఏమి చేస్తున్నాను అంటే నేను స్టాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్లను పాప్ అవుట్ చేస్తున్నాను నేను వాటిని పుష్ చేసినప్పుడు ఏమి ఆశిస్తున్నాము నేను వాటిని 0 నుండి 9కి పుష్ చేస్తున్నాను కాబట్టి నేను వాటిని పాప్ చేసినప్పుడు అది రివర్స్ ఆర్డర్లో వస్తుంది అప్పుడు అది స్టాక్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణను చూద్దాం లిస్ట్ ఏమి చేస్తుంది మనం దానిని 0 నుండి 9 వరకు ఇన్సర్ట్ చేయడాన్ని గమనించండి కాబట్టి మొదట అది స్టాక్లో ప్రారంభమైనది మరియు దానిని గుర్తుంచుకోవడానికి ఇన్సర్ట్ చేసాము మరియు చివరగా నేను ముద్రించిన స్టాక్ నుండి ఎలిమెంట్లకు పాప్ చేసినప్పుడు అది రివర్స్ క్రమంలో వస్తోంది మనము ఇక్కడ ఏమి చేసామో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను కాబట్టి మనము ఏమి చేసాము మనము ఎలిమెంట్లను 0 నుండి 9 వరకు నెట్టివేసి ఆపై మనం ఏమి చేస్తున్నాము మనము స్టాక్లో పాప్ చేయబడిన ఎలిమెంట్లను ముద్రిస్తున్నాము మరియు ఇదే మనము చేస్తాము ఇచ్చిన లిస్ట్ లో ADTని ఎలా ఉపయోగించాలనే దాని గురించి ఈ రకమైన ఆలోచన మీకు అందించాలి ఇప్పుడు లిస్ట్ ను ఉపయోగించి పరిష్కరించడానికి మీకు ఇవ్వబడిన రెండు సమస్యలను చూద్దాం ఒకటి పెద్ద పూర్ణాంక సమస్య మరియు మరొకటి హాష్ టేబుల్ సమస్య వాటిలో ప్రతి ఒక్కటి వివరంగా చూద్దాం పెద్ద పూర్ణాంక సమస్య ఏమిటి వారు మీ అసైన్మెంట్లో లిస్ట్ కు నిర్దిష్ట నిర్వచనం ఇచ్చారు ఇవ్వడానికి కారణం మీరు ఏదయినా యూసర్ డిఫైన్డ్ ADTని ఉపయోగించగలరు లిస్ట్ యొక్క నిర్వచనం భిన్నంగా ఉండవచ్చు ఇది ఎలిమెంట్ల లిస్ట్ మరియు మీరు పెద్ద పూర్ణాంక అంకగణితం అని పిలవబడే వాటిని నిర్వహించడానికి ఆ ఎలిమెంట్ల లిస్ట్ ను ఎలా ఉపయోగించాలి అని మనము చెప్పాము తప్పనిసరిగా అక్కడ ఏమి జరుగుతోంది అంటే ఈ బిగ్ Int నిజానికి పెద్ద సంఖ్య ల తో పనిచేస్తోంది నా దగ్గర 10 అంకెల సంఖ్య మరియు ఇలాంటివి ఉన్నాయని అనుకుందాం మరియు నేను అలాంటి రెండు పెద్ద సంఖ్యల లబ్దముని కనుగొనాలనుకుంటున్నాను నేను 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 11 సరిగ్గా అదే పరిమాణ సంఖ్యలను 2లను తీసుకోకపోవచ్చు మనకు ఇలాంటి 5 3 2 1 లు ఉన్నాయనుకుందాం సమస్య ఏమిటంటే సహజంగానే మీరు 32 బిట్ మెషీన్తో లేదా 64 బిట్ మెషీన్తో పని చేస్తున్నట్లయితే ఈ రకమైన గణనలు చేయలేము ఎందుకంటే సంఖ్యలు చాలా పెద్దవి కాబట్టి దీన్ని చేయడానికి మనము లిస్ట్ ను ఎలా ఉపయోగించాలి మనము లిస్ట్ ను సృష్టించవచ్చు ఇది అర్రే లేదా యూసర్ లిస్ట్ ADT అయినా పట్టింపు లేదు మరియు మనము ఈ అన్ని సంఖ్యల లిస్ట్ ను సృష్టించవచ్చు మనము ఏమి చేయగలము మీరు కంప్యూట్ చేయడానికి ప్రోగ్రామ్ ఉపయోగించవచ్చు ఈ రెండు సంఖ్యల మొత్తాన్ని కనుగొనమని మిమ్మల్ని అడుగుతాము మనం ఇప్పుడు ఏమి చేయాలి కాబట్టి మనం ఈ రెండు సంఖ్యలను జోడించాలి ఒకవేళ క్యారీ ఉంటే దీన్ని ఇక్కడకు తీసుకువెళ్లాలి మరియు ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి మరియు ఈ సంఖ్య ఈ 11 అంకెల కంటే పెద్దది కావచ్చు ఇక్కడ మీరు అది జరిగేలా చేయాలి నేను మీకు ఇక్కడ ఒక ఆలోచన ఇవ్వబోతున్న లిస్ట్ ను ఉపయోగించి దీన్ని చేయడానికి మనము ఏమి చేస్తాము మనము ఏమి చేయాలనుకుంటున్నాము అంటే మీరు 89 7 6 5 మొదలైన అంశాలతో లిస్ట్ ను రూపొందించండి వాటిని రివర్స్ ఆర్డర్లో ఉంచడం నిజానికి సౌకర్యవంతంగా ఉండవచ్చు మీరు అలా చేయడానికి నేను మీకు వివరాలను ఇవ్వబోవడం లేదు ఆపై మనం ఏమి చేయాలి నా వద్ద 5 ఉంది ఈ సంఖ్య ఈ 2 లాగా వ్రాయబడింది అంటే ప్రతి ఒక్క అంకె సంఖ్యను a లోకి ఉంచబడుతుంది ఇచ్చిన లిస్ట్ లో ఒక ఎలిమెంట్ తయారు చేయబడింది మరియు మొదలైనవి రివర్స్ ఆర్డర్లో ఉంచడం సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ మొదటి ఎలిమెంట్ మొదటి ఎలిమెంట్ అవుతుంది లేకపోతే మీరు లిస్ట్ చివరకి వెళ్లాలి ఏమైనప్పటికీ అది కుక్కీలో కొంచెం ఎక్కువ మాత్రమే నేను ఏమి చేయాలి నేను ఈ రెండు ఎలిమెంట్ల మధ్య సంకలనంని నిర్వహిస్తాను కాబట్టి మీ లక్ష్యం బిగ్ ఇంట్ అని పిలువబడే కొత్త ADTని నిర్వచించడం ఇది ఇవ్వబడిన లిస్ట్ యొక్క నిర్వచనాన్ని ఉపయోగిస్తుంది మీరు చేయగల అపెండ్ లేదా ప్రీపెండ్ చేయగలిగే వివిధ రకాల ఆపరేషన్లు ప్రిఫిక్స్ ప్రీపెండ్ మరియు మొదలైనవి ఉన్నాయని గుర్తుంచుకోండి అపెండ్ అనేది లిస్ట్ చివరలో ఉంచుతుంది మరియు ప్రీపెండ్ అనేది లిస్ట్ ప్రారంభంలో ఉంచుతుంది ఈ కార్యకలాపాలను ఇక్కడ గణిస్తాము అప్పుడు మనం ఇప్పుడు ఏమి చేయాలి ఇది ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు ఇది 9 అని అనుకుందాం మరియు నేను ప్రాథమికంగా ఏమి జరుగుతుందో నేను లిస్ట్ యొక్క ఈ సంస్కరణను ఉపయోగిస్తుంటే నేను లిస్ట్ లోని చివరి ఎలిమెంట్లు రెండింటినీ ఎంచుకోవాలి అప్పుడు నేను వాటిని బయటకు తీసుకువస్తాను ఎందుకంటే ఎలిమెంట్ రకం ఏమిటో తెలుసు ఎందుకంటే నేను వినియోగదారుగా నేను పెద్ద పూర్ణాంకాన్ని నిర్మించవలసి ఉంటుంది నేను రెండు పూర్ణాంకాల స్ట్రింగ్ను ఇచ్చాను నేను ఏమి చేస్తున్నాను నేను దానిని స్ట్రింగ్గా వ్రాస్తున్నాను అప్పుడు నేను మార్పిడి చేయాలి మొదలైనవి చేయాలి అప్పుడు మనము ఈ అంకగణితాన్ని ప్రదర్శిస్తాము 9 ప్లస్ 1 ఇప్పుడు ఇది 10 అవుతుంది కాబట్టి 10 ఏమి జరుగుతోంది 10 అంటే 0 తర్వాత 1 ఉంటుంది ఇది ఇప్పుడు ఏమిటి ఇది దానిలోకి వెళ్లే సంఖ్య మరియు క్యారీ ఉంది ఇప్పుడు మీరు ఏమి చేయాలి క్యారీని తదుపరి దానికి తరలించాలి కాబట్టి మనము ఏమి చేస్తాము మనము చివరిగా మునుపటి ఎలిమెంట్ ని తీసుకుంటాము వాటిలో రెండింటిని జోడించి దీనికి క్యారీని జోడించండి మీరు లిస్ట్ చివరకి వెళ్లే వరకు మీరు దీన్ని పునరావృతం చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవ్వబడుతున్న పెద్ద పూర్ణాంక సమస్య ఇది ప్రాథమికంగా లిస్ట్ యొక్క నిర్దిష్ట నిర్వచనం ఇవ్వబడింది దీనికి మీరు కొంత కోడ్ని జోడించమని అడిగారు కొన్ని కోడ్లను వ్రాయండి మరియు అది అమలు చేయాల్సిన ఆపరేషన్ రెండు పెద్ద ఇంటిజర్ ల సంకలనం కాబట్టి మీరు ఇప్పుడు ఏమి చేస్తారు ఒకసారి మీకు ఫలితం వచ్చిన తర్వాత కంప్యూటర్లలో పూర్ణాంక వేరియబుల్లో ఫలితం సూచించబడదు కాబట్టి మీరు మళ్లీ స్ట్రింగ్గా మార్చారు మరియు ఫలితాన్ని ఇవ్వండి కాబట్టి మీరు అమలు చేయమని అడిగే పెద్ద పూర్ణాంక ADT గురించిన ముఖ్యమైన అంశం ఇది హాష్ టేబుల్ని చూద్దాం హాష్ టేబుల్ అంటే ఏమిటో చెప్పండి మీకు హ్యాష్ టేబుల్ నిర్వచించబడిందని చెబుతుంది ఇప్పుడు పెద్ద సంఖ్యలను నిల్వ చేయడానికి పెద్ద పూర్ణాంక లిస్ట్ ను ఉపయోగిస్తుందని గమనించండి కాబట్టి మనం ఏమి చేసాము మనము ఈ రెండు తీగలను తీసుకున్నాము తీగల సంఖ్యలను తీసుకున్నాము అన్ని అక్షరాలను ఒక్కొక్కటిగా తీసుకున్నాము ప్రతి అక్షరం అది అంకెలు మరియు లిస్ట్ లో ఉంచాము అదే మనము చేసాము మరియు తరువాత మనము లిస్ట్ లో కార్యకలాపాలను నిర్వహించడానికి లిస్ట్ ను ఉపయోగిస్తాము దాని నుండి ఎలిమెంట్లను పొందండి అప్పుడు అంకగణితాన్ని నిర్వహించి దానిని తిరిగి లిస్ట్ కు ఉంచండి కాబట్టి మనము ఏమి చేసాము హాష్ పట్టికలో ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది మనము సంఖ్యల సమితిని ఇచ్చినట్లయితే హ్యాషింగ్ నిర్వచించబడిందని అది చెబుతుంది మనం 99 25 33 65 75 మొదలైనవి ఇచ్చామని చెప్పుకుందాం మీరు అడిగారు వీటిని మనం కీలు అని పిలుస్తారు మరియు మీరు హాష్ ఫంక్షన్ ఇస్తారు మనం x శాతం 10 అని చెప్పండి కాబట్టి కీ x అయినప్పుడు మనం చెప్పండి మరియు దానిని విభజించినప్పుడు మీరు మిగిలిన వాటిని తీసుకుంటారు 10 నాటికి అది అర్రేలోకి వెళుతుంది మరియు ఈ అర్రేలో గరిష్టంగా ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి స్పష్టంగా ఎందుకంటే ఇది 10 మరియు మనము ఇక్కడ బేస్ 10 లో చేస్తున్నాము కాబట్టి మీకు రిమైన్దర్ లో వచ్చే సంఖ్యలు 7 8 మరియు 9 కాబట్టి మీరు ఇప్పుడు ఇందులో ఏమి చేయాలని భావిస్తున్నారు కాబట్టి అక్కడ పెద్ద సంఖ్యలో సంఖ్యలు ఇవ్వబడ్డాయి మరియు ఈ సంఖ్యల కోసం మీరు దాని హ్యాష్లను 99 హ్యాష్లను కనుగొంటారు కాబట్టి నేను ఇక్కడ 10 శాతం తీసుకున్నప్పుడు ఇది నాకు 9 ఇస్తుంది కాబట్టి వీటిని బకెట్లు 0 1 2 9 అని పిలుస్తారు బకెట్లను ఈ నిర్దిష్ట బకెట్లో ఉంచారా ఇక్కడ 99 ఉంచండి ఆపై 25 10 నాకు 5 ఇస్తుంది అందువల్ల నేను దానిని ఇక్కడ ఈ బకెట్లో ఉంచాను ఆపై 33 10 నాకు 3 ఇస్తుంది మరియు మళ్లీ నేను 2ను కోల్పోయాను 3 ఇక్కడ 3కి వెళుతుంది ఇది 33 మరియు 65 ఇప్పుడు సమస్య ఉంది నేను దీనిలో 10 శాతం చేసినప్పుడు అది నాకు మళ్లీ ఇస్తుంది 5 మిగిలినది కాబట్టి అది 5వ బకెట్లోకి వెళుతుంది అంటే ఇప్పుడు ఏమి చేసారు ఇది ఇప్పటికే ఈ బకెట్లో ఒక ఎలిమెంట్ కాబట్టి కొలిజన్ ఉంది కాబట్టి మనము ఇప్పుడు ఏమి చేస్తాము మనము ఇక్కడ 65ని ఉంచాము మరియు ప్రోగ్రామ్లో భాగంగా మీరు ఏమి చేయాలని భావిస్తున్నారు అంటే మీరు కొలిజన్ ని కనుగొన్న వెంటనే ఇచ్చిన అసైన్మెంట్ కొలిజన్ ఉన్న ఇన్పుట్లోని స్థానం ఉంటే సంభవిస్తాయి కాబట్టి 1 2 3 4 ఇది నాల్గవ ఎలిమెంట్ మరియు నిర్దిష్ట బకెట్లోని ఎలిమెంట్ల సంఖ్య సరిగ్గా గుర్తులేదు ఇక్కడ 2 మరియు బకెట్ యొక్క సూచిక అని చెప్పండి కాబట్టి ఇది 3 టుపుల్ సమాధానం కాబట్టి ఇది ఊహించినది ఇప్పుడు మీరు 75 శాతానికి వచ్చినప్పుడు 10 నాకు మళ్లీ 5 ఇస్తుంది కాబట్టి ఇక్కడకు వెళుతుంది నా దగ్గర 75 సంఖ్య ఉంది మరియు ఇప్పుడు మనం ఏమి చేయాలి ఇది 1 2 3 4 5 లిస్ట్ లో 5వ ఎలిమెంట్ ఈ లిస్ట్ లో ఇప్పుడు మూడు ఎలిమెంట్ లు ఉన్నాయి మరియు ఇది మళ్లీ 5వ బకెట్ ఈ ఆర్డర్ని తనిఖీ చేయండి మనము ఇన్ని పొందాలని ఆశించిన ఆర్డర్ ఇది కాదా అని నేను చూపించను కానీ మీరు ప్రశ్నలో ఊహించిన విధంగానే దీన్ని ప్రదర్శించారని నిర్ధారించుకోండి కాబట్టి ఇది హాష్ టేబుల్ ప్రశ్న ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అవసరం ఎక్కడ ఉంది కాబట్టి ప్రాథమికంగా మీరు అమలు చేయబోతున్న హాష్ పట్టిక ప్రశ్నలో సూచించిన విధంగా లిస్ట్ యొక్క అర్రేని కలిగి ఉంది లిస్ట్ లో అర్రేలను ఉపయోగించండి మనము చెప్పేది కాబట్టి మీరు లిస్ట్ లో అర్రేలను ఉపయోగిస్తారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమిటి ఈ లిస్ట్ సమస్యలో భాగంగా నిర్వచించబడిన ADT లిస్ట్ ఆ ADT లిస్ట్ లో ఇది మనము తరగతిలో చేసిన దానికి చాలా పోలి ఉంటుంది ఇది గెట్ కౌంట్ కూడా మీకు మొత్తం సంఖ్యను ఇస్తుంది ఇచ్చిన లిస్ట్ లోని అంశాలు కాబట్టి ADT లిస్ట్ ను ఉపయోగించి మీరు పెద్ద పూర్ణాంకానికి మరియు హాష్ పట్టిక సమస్యలను ఎలా పరిష్కరిస్తారో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసిందని నేను ఆశిస్తున్నాను ఒక సందర్భంలో మనం ఏమి చేస్తున్నామో పెద్ద పూర్ణాంక సమస్యలో మనము లిస్ట్ నుండి స్టాక్ కోసం చేసినట్లుగా లిస్ట్ ను ఉపయోగిస్తాము లిస్ట్ ప్రైవేట్ వేరియబుల్గా ఉపయోగించబడుతుంది మరియు లిస్ట్ లో ఆపరేషన్లు నిర్వహించబడతాయి ఇది ఆపరేషన్లను అనుకరిస్తుంది ఒక స్టాక్ ఇక్కడ మరో వైపు మనం ఏమి చేస్తున్నామో మనము కొత్త ADTని నిర్వచించాము మరియు హాష్ టేబుల్ యొక్క ప్రైవేట్ పార్ట్లో భాగంగా లిస్ట్ యొక్క అర్రేని మళ్లీ నిర్వచించాము అర్రేలోని ప్రతి ఎలిమెంట్ ని బకెట్ అని పిలుస్తారు మరియు బకెట్లోని ప్రతి ఎలిమెంట్ నిర్దిష్ట హాష్ ఫంక్షన్లో ఇవ్వబడిన నిర్దిష్ట బకెట్లోకి వచ్చే ఎలిమెంట్ల లిస్ట్ ను కలిగి ఉన్న లిస్ట్ ను సూచిస్తుంది